ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 39 కు స్వాగతం అనేక గత మాడ్యూళ్ళలో మనము UML డయాగ్రమ్ ల గురించి సుదీర్ఘంగా చర్చించాము మరియు వివిధ రకాల స్ట్రక్చరల్ డయాగ్రమ్ ల గురించి మరియు బిహేవియరల్ డయాగ్రమ్ ల గురించి చర్చించాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం ఇంకా మిగిలి ఉన్న అనేక ఇతర UML డయాగ్రమ్ లతో త్వరగా పరిచయం అవుతాము వాటిలో ప్రతి ఒక్కటి లోతుగా వెళ్ళడానికి మనకు తగినంత సమయం లేదు కాబట్టి నేను మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను మరియు తరువాత వాటి గురించి చదవడానికి మీకు వదిలివేస్తాను మరియు అది UML డయాగ్రమ్ లపై చర్చను పూర్తి చేస్తుంది కాబట్టి మనము మాట్లాడదలిచిన ఐదు డయాగ్రమ్ లు ఒకటి ప్రవర్తనా రకానికి చెందినవి మరియు నాలుగు స్ట్రక్చరల్ రకానికి చెందినవి ఇవి ఈ చర్చ యొక్క రూపురేఖలను ఏర్పరుస్తాయి కాబట్టి UML యొక్క స్ట్రక్చరల్ డయాగ్రమ్ లను మీకు గుర్తు చేయడానికి వ్యవస్థ యొక్క స్థిరమైన నిర్మాణం మరియు ఒక స్థాయిలో విభిన్న సంగ్రహణల భాగాలు మరియు ప్రవర్తనా డయాగ్రమ్ లు డైనమిక్ ప్రవర్తనను చూపుతాయి ప్రాథమికంగా ఒక వ్యవస్థ ఒక సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో మీకు చూపుతుంది కాబట్టి ఈ డయాగ్రమ్ లు కూడా వైవిధ్యమైన రీతిలో చేస్తాయి కాబట్టి UML 2 5 యొక్క మొత్తం డయాగ్రమ్ వర్గీకరణను మీరు చర్చిస్తున్న ప్రమాణాన్ని పరిశీలిస్తే ఇవి డయాగ్రమ్ లు మనము ఆబ్జెక్ట్ ను విడిగా చేయలేదు కాని దాదాపు మనము పూర్తి చేసాము ఏమైనప్పటికీ ఇది చాలా ఎక్కువ ఉపయోగంలో లేదు మనము యూజ్ కేస్ డయాగ్రమ్ లు ఆక్టివిటీ డయాగ్రమ్ లు సీక్వెన్స్ డయాగ్రమ్ కమ్యూనికేషన్ డయాగ్రమ్ లు ఇంటరాక్షన్ ఓవర్ వ్యూ డయాగ్రమ్ గురించి మాట్లాడాము కాబట్టి ఇది ప్రధాన డయాగ్రమ్ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ కాబట్టి మనము అన్ని ప్రధాన డయాగ్రమ్ ల గురించి ముఖ్యంగా అనాలిసిస్ మరియు డిజైన్ దశలో గణనీయంగా పాల్గొన్న డయాగ్రమ్ ల గురించి ఉపయోగించాము మరియు మన దృష్టి ఇక్కడే ఉంది ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ గురించి మాట్లాడుతున్నాము కాని ఇంకా కొన్ని డయాగ్రమ్ లు ఖచ్చితంగా మిగిలి ఉన్నాయి బిహేవియరల్ భాగంలో టైమింగ్ డయాగ్రమ్ మరియు ప్యాకేజీ డయాగ్రమ్ కంపోసిట్ స్ట్రక్చరల్ డయాగ్రమ్ కంపోనెంట్ డయాగ్రమ్ మరియు డిప్లొయిమెంట్ డయాగ్రమ్ ఈ డయాగ్రమ్ లు కూడా ఉపయోగపడతాయి కాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ పరంగా తక్కువ కనెక్షన్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఇవి UML యొక్క అవగాహనను పూర్తి చేసే పరంగా మీ జ్ఞానం కోసం మాత్రమే కానీ ఈ డయాగ్రమ్ లు వాస్తవానికి కోడ్ను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇంప్లీమెంటేషన్ దశలో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి అవి వ్యవస్థకు చాలా అవసరం కాని ఎన్కప్సులేషన్ మరియు ఇంటర్ఫేస్ యొక్క ప్రాథమిక భావనకు మించి అవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మోడల్ పరంగా నిజమైన మరింత విలువను జోడించకపోవచ్చు మనం ఈ డయాగ్రమ్ ల ద్వారా ఒకదాని తరువాత ఒకటి త్వరగా వెళ్తాము నేను చెప్పినట్లుగా టైమింగ్ డయాగ్రమ్ ఒక బిహేవియరల్ డయాగ్రమ్ మరియు వాస్తవానికి టైమింగ్ డయాగ్రమ్ మీరు స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లో చూసినట్లుగా ఉంటుంది మీరు చూసిన స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ఆటోమేటా మరియు స్విచింగ్ సిద్ధాంతంలో మనం ఉపయోగించే ఫైనైట్ స్టేట్ మెషిన్ మాడ్యూల్స్ యొక్క సాధారణీకరణ మరియు వేర్వేరు ఇతర ప్రదేశాలు కాబట్టి టైమింగ్ డయాగ్రమ్ లు వేర్వేరు హార్డ్వేర్ వివరణల కోసం మనం చూసిన విలక్షణమైన టైమింగ్ డిస్ప్లేల సాధారణీకరణలు ఒకే తేడా ఏమిటంటే ఇక్కడ టైమింగ్ డయాగ్రమ్ లు హార్డ్వేర్ సిస్టమ్లకు లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్లకు మాత్రమే ఉద్దేశించినవి కావు అవి వేర్వేరు సాఫ్ట్వేర్ వివరణల కోసం కూడా ఉద్దేశించబడ్డాయి అవి ప్రధానంగా అనాలిసిస్ దశలో తలెత్తుతాయి మరియు డిజైన్ దశలో శుద్ధి చేస్తాయి మరియు మనము సమయం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీరు వీటిని సహజంగా అర్థం చేసుకోగలరు ఈ డయాగ్రమ్ లో లైఫ్ లైన్ ప్రధాన భాగం అవుతుంది అప్పుడు మీకు వివిధ రకాల వ్యవధులు మరియు సమయ పరిమితి ఉంటాయి ఒక ఉదాహరణ ను తీసుకుందాం ఇది ఒక నిర్దిష్ట URL ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న పరంగా ఇక్కడ చూపబడిన చాలా సరళమైన దృశ్యం కాబట్టి ఇది వెబ్ యూజర్ ఇది వెబ్ బ్రౌజర్ అని మీరు చూడవచ్చు అక్కడ DNS రిసల్వర్ ఉంది వెబ్ సర్వర్ ఉంది మరియు ఇది 4 వేర్వేరు స్ట్రీమ్లైన్లలో జరుగుతుంది ఇవి ఏకకాలిక లైఫ్లైన్లు కాబట్టి ఇవి లైఫ్లైన్లు ఇది లైఫ్లైన్ ఇవన్నీ వేర్వేరు లైఫ్లైన్లు కాబట్టి ఇవన్నీ ఏకకాలిక లైఫ్లైన్లు కాబట్టి ప్రతి ఒక్కరికి దాని స్వంత టైమింగ్ డయాగ్రమ్ ఉంటుంది మరియు అవి తమ మధ్య పరస్పర చర్య చేస్తాయి కాబట్టి ఇక్కడ ప్రారంభించడానికి వెబ్ వినియోగదారు నా బ్రౌజర్ ముందు ఇక్కడ కూర్చుని ఒక URL ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అని దీని అర్ధం కాబట్టి ప్రారంభంలో నేను నిష్క్రియ స్థితిలో ఉన్నాను ఆపై నేను URL కోసం అభ్యర్థిస్తున్నాను నేను ఒక URL సింక్రోనస్ మెసేజ్ కోసం అభ్యర్థించినప్పుడు వెబ్ బ్రౌజర్కు ఒక సింక్రోనస్ సందేశం పంపబడింది మరియు ఇది నిర్దిష్ట లైఫ్లైన్ యొక్క విభిన్న స్థితులు కాబట్టి ఇది నిష్క్రియ స్థితిలో ఉంది మరియు నేను ఒక సింక్రోనస్ సందేశాన్ని పంపిన వెంటనే ఈ సమకాలీన సందేశం ను పంపిన తర్వాత నేను పట్టు స్థితిలో ఉంటాను కాబట్టి నేను వేచి ఉన్న స్థితిలో ఉన్నాను నేను URL కోసం అభ్యర్థించినట్లయితే ఆ URL వాస్తవానికి వచ్చే వరకు మీరు వేచి ఉండాలని మనందరికీ తెలుసు కాబట్టి అప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా సింక్రోనస్ సందేశం నిష్క్రియ స్థితి నుండి ప్రాసెసింగ్ స్థితి కి మార్పు చేస్తుంది మరియు అది పంపుతుంది కనుక ఇది కొన్ని గణనలను చేస్తుంది మరియు IP చిరునామాను పరిష్కరించడానికి మరొక సమకాలీన సందేశాన్ని DNS సర్వర్కు పంపుతుంది కాబట్టి నా అసలు అభ్యర్థన www in కు ఉంది ఇప్పుడు నేను దాని కోసం IP చిరునామాను పొందాలి తద్వారా ఇక్కడ IP చిరునామా అభ్యర్థించబడుతుంది కాబట్టి నిష్క్రియ స్థితిలో ఉన్న DNS సర్వర్ ఇప్పుడు ప్రాసెసింగ్ స్టేట్ కు మారుతుంది మరియు ఇది నేను వెతుకుతున్న పేజీ యొక్క URL ను బట్టి IP చిరునామాను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుపుతుంది ఒకసారి దాన్ని కనుగొన్నాము కాబట్టి ప్రాసెసింగ్ స్టేట్ నుండి నిష్క్రియ స్థితికి తిరిగి వస్తుంది ఈ సమకాలిక సందేశానికి అనుగుణంగా ఇది ప్రతిస్పందనను తిరిగి పంపుతుంది కాబట్టి ఇక్కడ వెబ్ బ్రౌజర్లో నేను నా స్థితిని మార్చుకుంటాను వెబ్ బ్రౌజర్ దాని స్థితిని మార్చుకుంటుంది మరియు ప్రాసెసింగ్ స్థితికి వెళుతుంది కాబట్టి ఇప్పుడు అది IP ని పొందింది ఇప్పుడు అది నిజంగా పేజీని పొందాలనుకుంటుంది కాబట్టి ఎవరు పేజీని పొందుతారు వెబ్ సర్వర్ పేజీని పొందుతుంది కనుక ఇది ఇప్పుడు వేచి ఉన్న వెబ్ సర్వర్కు అభ్యర్థనను పంపుతుంది మరియు దాని సమకాలిక సందేశం వచ్చిన వెంటనే స్థితిని మారుస్తుంది మరియు ప్రాసెసింగ్ స్థితికి వస్తుంది కాబట్టి ఇది మొత్తం ఇంటర్నెట్లో పేజీని ఎక్కడ కనుగొనాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు అది అలా చేస్తుంది అది కనుగొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు పేజీని కనుగొన్నారు ఇది ప్రతిస్పందన సందేశాన్ని పంపే ప్రతిస్పందనను పంపుతుంది ఇది ప్రతిస్పందించడం మాత్రమే కాదు అది నిజంగా ఆ పేజీని కూడా తిరిగి పంపుతుంది మరియు ఇక్కడ వ్యవధి పరిమితి ఉంది ఈ సమయంలో ఈ సందేశానికి ప్రతిస్పందించలేకపోతే వాస్తవానికి ఈ సమయానికి మించి అది తిరిగి రాదు అనేది దీని లక్షణం యొక్క ప్రతిస్పందన కాబట్టి పేజీ కనుగొనబడలేదు కాబట్టి ప్రత్యుత్తరం వెబ్ బ్రౌజర్కు తిరిగి వచ్చింది అప్పుడు వెబ్ బ్రౌజర్ ఈ పేజీని చూపిస్తుంది మరియు ఇది పేజీని చూపించడానికి వ్యవధి స్థిరమైన అడ్డంకి మరియు మీరు పేజీని చూపించేటప్పుడు ఈ సందేశానికి సంబంధించిన ప్రతిస్పందనను తిరిగి పంపుతుంది మరియు పేజీ రావడానికి నేను వేచి ఉన్నాను నేను నిలిపివేసాను నేను బ్లాకింగ్ కాల్లో ఉన్నాను మరియు ఇప్పుడు నేను పేజీని పొందాను కాబట్టి నేను మళ్ళీ నా స్థితిని మార్చుకున్నాను మరియు వీక్షించగలను కాబట్టి టైమింగ్ డయాగ్రమ్ చాలా చక్కగా చూపించగల కార్యకలాపాల క్రమాన్ని మాత్రమే మీరు చూడగలరని మీరు చూడవచ్చు ఇది మీరు సీక్వెన్స్ డయాగ్రమ్ లో మరియు సంబంధిత సీక్వెన్స్ డయాగ్రమ్ లో సమానంగా చూస్తారు కానీ ఇక్కడ ఇది వాస్తవానికి మీకు చూపిస్తుంది ఈ విషయాలు జరిగే కాల వ్యవధిలో మరియు ప్రతి ఒక్కరి లైఫ్ లైన్ పరంగా ఖచ్చితమైన గడియార సమయానికి ఊహించినది మరియు ఎంత ఆలస్యం ఆశించబడుతుందో మరియు మొదలైనవి జరగబోయే కొన్ని విషయాల కాలపరిమితి ఏమిటి కాబట్టి టైమింగ్ డయాగ్రమ్ లు ప్రవర్తనకు చాలా క్లిష్టమైనవి మీరు పూర్తిగా ఆఫ్లైన్ వ్యవస్థను కలిగి ఉంటే దానికి ముఖ్యమైన టైమింగ్ డయాగ్రమ్ ఉండదని మీరు ఖచ్చితంగా చేయవచ్చు ఏదైనా నిజ సమయ వ్యవస్థకు టైమింగ్ డయాగ్రమ్ ముఖ్యమైనది ఇక్కడ కొన్ని సంఘటనలకు నిర్ణీత సమయ సరిహద్దు ఆధారంగా ప్రతిస్పందించబడుతుందనే ఆశతో ఒక నిర్దిష్ట సమయ లక్ష్యం ఉంటుంది దీనిలోగా సంఘటనలు ప్రతిస్పందించాలి లేదా పనులు సాధించవలసి ఉంటుంది మరియు దాని కోసం మీరు ఖచ్చితంగా వ్యక్తీకరించాలి ఎందుకంటే మేము చెప్పినట్లుగా సీక్వెన్స్ డయాగ్రమ్ ను మీరు గుర్తుకు తెచ్చుకోగలిగితే సీక్వెన్స్ డయాగ్రమ్ మీకు సీక్వెన్స్ ఇస్తుంది అని మేము చెప్పాము ఇది ఒక సందేశానికి మరొక సందేశానికి మధ్య లేదా ఒక సందేశానికి మధ్య వచ్చే ప్రతిస్పందనను మరొకదానికి ప్రతిస్పందించడానికి మీకు తప్పనిసరిగా చెప్పకపోవచ్చు టైమింగ్ డయాగ్రమ్ చాలా తరచుగా మీరు చెప్పాలనుకుంటున్నారు మరియు సిగ్నల్ టైమింగ్ను నిర్వహించడానికి వివిధ లైఫ్లైన్ల యొక్క అంతర్గత స్థితులను కూడా ట్రాక్ చేయండి కాబట్టి మనము చర్చించదలిచిన బిహేవియరల్ డయాగ్రమ్ లలో ఇది చివరిది ఇప్పుడు నేను మిగిలిన స్ట్రక్చరల్ డయాగ్రమ్ లను త్వరగా పరిశీలించటానికి వెళ్తాను కాబట్టి మొదటగా కంపోనెంట్ ఇది ఓక స్ట్రక్చరల్ డయాగ్రమ్ ఇది పేరు సూచించినట్లుగా ఇది కంపోనెంట్ డయాగ్రమ్ లను చూపిస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా డిజైన్ మరియు ఇంప్లిమెంటేషన్ దశలో జరుగుతుంది ఎందుకంటే మీరు డిజైన్కు వచ్చే వరకు కంపోనెంట్ లను గుర్తించే ప్రశ్న ఉండదు కాబట్టి మీరు కంపోనెంట్ లను డిజైన్ దశలో గుర్తిస్తారు మరియు అమలు దశలో నిజంగా మీరు కాంపోనెంట్ లను సంపాదిస్తారు లేదా మీరు కాంపోనెంట్ లను సృష్టిస్తారు మరియు మీరు వాటిని కలిసి కనెక్ట్ చేస్తారు కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ పరంగా కాంపోనెంట్ డయాగ్రమ్ లు ప్రధాన ఉపయోగం కలిగివుంటాయి ఇది నిర్దిష్ట శైలి అభివృద్ధి ఇక్కడ చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇక్కడ మీరు చాలా తక్కువ మొత్తంలో OOAD ను రాయడానికి ప్రయత్నిస్తారు కాని మీరు వేర్వేరు మూడవ పార్టీ మూలాల నుండి వేర్వేరు కాంపోనెంట్ లను గుర్తించడానికి ప్రయత్నిస్తారు మరియు ఇది మీ సిస్టమ్ కలిగి ఉన్న వివిధ ఉపవ్యవస్థ యొక్క అవసరాలను తీర్చగలదు లేదా సిస్టమ్ మీరు ఈ కంపోనెంట్ లను కనెక్ట్ చేసే దాని ఆధారంగా రూపొందించబడి ఉండవచ్చు లేదా వాస్తవ కార్యాచరణను సాధించడానికి ఈ కంపోనెంట్ ల చుట్టూ కొన్ని ప్రాక్సీ రేపర్లు వ్రాయవచ్చు మరియు మీలో చాలా మందికి SOA తో పరిచయం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇది సేవా ఆధారిత నిర్మాణం వాస్తవానికి ఫంక్షనల్ కాల్స్ లేదా ఆబ్జెక్ట్ ఇన్వొకేషన్ను చూసే స్థితి మీరు కొన్ని బండిల్ సేవలను అందించమని మీరు నిజంగా అభ్యర్థించవచ్చు మరియు ఈ రోజుల్లో ఇది చాలా సాధారణం అవుతోంది చాలా సాధారణమైన మౌలిక సదుపాయాలు క్లౌడ్లోకి రావడం మరియు మొదలైనవి దీనికి కారణం కాబట్టి మీకు ఈ రకమైన దృష్టాంతం వున్నప్పుడు కంపోనెంట్ డయాగ్రమ్ నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది ఒక కంపోనెంట్ యొక్క ప్రాథమిక భావన ఏమిటో అర్థం చేసుకోవాలి ఒక కంపోనెంట్ తార్కికంగా ఉండవచ్చు లేదా అది భౌతికంగా ఉండవచ్చు ఇది మనము ఉన్న కోణంలో తార్కికంగా ఉండవచ్చు ఇది వ్యాపార భాగం అని నేను చెప్తున్నాను అయితే ఇది భౌతిక హార్డ్వేర్ అని అర్ధం కాదు లేదా ఒకే లైబ్రరీ లేదా లైబ్రరీ యొక్క సేకరణ ఉంటుంది ఇది వ్యాపార కంపోనెంట్ ఒక వ్యాపార కంపోనెంట్ తార్కిక సరిహద్దును కలిగి ఉంటుంది ఇక్కడే వ్యాపారం లావాదేవీలు జరుగుతుంది ఇక్కడే ప్రాసెస్ లావాదేవీలు చేయబడిన ప్రాసెస్ కంపోనెంట్ లేదా ఇది భౌతిక కంపోనెంట్ లు కావచ్చు నేను ప్రధానంగా సాఫ్ట్వేర్ ఆధారిత కంపోనెంట్ లను జాబితా చేసాను ఇది వాస్తవానికి హార్డ్వేర్ కంపోనెంట్ గా కూడా అనేక దశల్లో ఆలోచించవచ్చు ఉదాహరణకు మీరు ఆటోమొబైల్ డొమైన్ కు వెళ్ళినట్లయితే మీకు మొత్తం కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ అవసరమని మీరు తరచుగా కనుగొంటారు అయితే అన్ని భౌతిక భాగాలలో సాఫ్ట్వేర్ బ్లాక్లు ఉండకపోవచ్చు అవి ఎంబెడెడ్ సిస్టమ్స్ వస్తున్న హార్డ్వేర్ బ్లాక్లు కూడా కావచ్చు కాబట్టి ఒక కంపోనెంట్ డయాగ్రమ్ యొక్క విభిన్న కంపోనెంట్ లు ఉన్నాయి కాబట్టి నేను ఆనోటటెడ్ డయాగ్రమ్ తో ఒక చిన్న దృష్టాంతాన్ని చేస్తాను దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ ఆనోటటెడ్ డయాగ్రమ్ లు నిజంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా పరిశీలిస్తే మనము UML శైలిని అర్థం చేసుకున్నాము కాబట్టి ఇది ఒక కంపోనెంట్ ఇది మరొక కంపోనెంట్ మరియు ఇది మరొక కంపోనెంట్ మరియు ఇవి చిన్న పెద్ద కంపోనెంట్ లు కాబట్టి మీరు కీవర్డ్ ఉపవ్యవస్థ భాగాల ద్వారా ఇవి మనము నిర్మిస్తున్న ఉపవ్యవస్థలు వెబ్ స్టోర్ యొక్క ఈ ఉపవ్యవస్థ కంపోనెంట్ మనకు ఉంది ఇది కొన్ని వెబ్ శోధన కార్యకలాపాలను ఉపయోగించడం 3 వేర్వేరు ఉప కంపోనెంట్ లు సెర్చ్ ఇంజన్ ఆన్లైన్ షాపింగ్ కోసం షాపింగ్ కార్ట్ను శోధించడం మరియు వినియోగదారు సెషన్లను నిర్వహించడానికి ప్రామాణీకరణ అదేవిధంగా మీరు నిజంగా జాబితా ఉన్న గిడ్డంగిలో జాబితా ఉప కంపోనెంట్ ఉంది అది అకౌంటింగ్ ఆర్డర్ మరియు కస్టమర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇవి ప్రాథమిక కంపోనెంట్ ల నిర్మాణం కంపోనెంట్ పరంగా కంటైన్మెంట్ యొక్క అవ్యక్త సోపానక్రమం ను మీరు చూడవచ్చు మరియు కంపోనెంట్ లు నిజంగా పోర్టులుగా పిలువబడే వాటితో ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి మరియు మాట్లాడతాయి కాబట్టి ప్రాథమికంగా మీరు ఎలా కనెక్ట్ చేస్తారు మీకు వేర్వేరు పోర్టులు ఉన్నాయి మరియు పోర్టులకు అవసరమైన ఇంటర్ఫేస్ ఉంటుంది ఉదాహరణకు మీకు మూడు మగ ప్లగ్ పిన్ ఉంటే మీరు దానిని 2 ఫిమేల్ పిన్ కనెక్టర్లోకి చేర్చలేరు కాబట్టి ఇవి పోర్ట్లు మరియు వాటికి ఒకే ఇంటర్ఫేస్ ఉండాలి కాబట్టి 3 ప్లగ్ పిన్ కోసం మీకు 3 పిన్ కనెక్షన్ లు అవసరం కాబట్టి ఇదే తరహాలో ఈ పోర్టులలో మద్దతు ఇవ్వడానికి మీకు అవసరమైన ఇంటర్ఫేస్ అవసరం మరియు దాని ద్వారా మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మీరు కాంపోనెంట్ లను కనెక్ట్ చేయవచ్చు మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మీరు చదవగలిగే వివరాల సంజ్ఞామానం మీకు నిజంగా అవసరం మరియు అప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ యూజర్ సెషన్ ప్రొడక్ట్ సెర్చ్ యొక్క ప్రత్యేక ఇంటర్ఫేస్ బాహ్య ఇంటర్ఫేస్ను అందించవచ్చు లేదా పోర్ట్లు సిస్టమ్కు అంతర్గతంగా ఉండవచ్చు ఇది వెబ్ స్టోర్ కాంపోనెంట్లోని ఒక సబ్ కాంపోనెంట్ నుండి మరొక సబ్ కాంపోనెంట్కు కనెక్షన్ మనకు ఉన్న అంతర్గత కనెక్షన్ కాబట్టి మీకు ఈ అవసరం వచ్చినప్పుడల్లా మీరు అసెంబ్లీ కనెక్టర్ బాల్ మరియు సాకెట్ కనెక్టర్ అని పిలువబడే కొన్ని రకాల ప్రత్యేక కనెక్టర్లను ఉంచుతారు కాబట్టి భౌతిక ప్రపంచంలో కనెక్టర్లతో మీకు సారూప్యతలు తెలుసుకోవటానికి కాబట్టి ఈ విధంగా కాంపోనెంట్ డయాగ్రమ్ విభిన్న సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ల పరంగా ఇక్కడ కంటెంట్ క్రమానుగతంగా ఎలా ఉంటాయి మరియు ఎవరు ఏ పోర్టుకు లేదా ఏ భాగానికి కనెక్ట్ అవుతారు ఏ ఇంటర్ఫేస్ ద్వారా మరియు మొదలైనవి తెలుసుకోవటానికి మీకు మంచి ఆలోచనను ఇస్తుంది కనెక్టర్లు ఉన్నాయి కాబట్టి మీకు పోర్టులు ఉన్నాయి మీకు కనెక్టర్లు ఉన్నాయి ఆ కనెక్టర్లు ప్రత్యేకమైనవి మరియు మొత్తం వ్యవస్థను నిర్మించడానికి కనెక్టర్ కావచ్చు మీరు చూసే తదుపరి రకమైన డయాగ్రమ్ మళ్ళీ స్ట్రక్చరల్ డయాగ్రమ్ లు కానీ ఇవి డిప్లొయిమెంట్ కు స్ట్రక్చరల్ డయాగ్రమ్ లు డిప్లొయిమెంట్ ప్రాథమికంగా వ్యవస్థ యొక్క నిర్మాణం పరంగా మొత్తంగా ఇప్పటివరకు మనము సాఫ్ట్వేర్ గురించి మృదువుగా మాట్లాడుతున్నాము కాబట్టి ఇది కోడ్ లైబ్రరీ బైనరీ మరియు మొదలైన వాటి యొక్క సేకరణ మరియు మనము వాటిని అన్నింటినీ కలిపి ఉంచాము మరియు ఇది నా కాంపోనెంట్ ఇది నా సాఫ్ట్వేర్ ఇది నా కార్యాచరణ మరియు మొదలైనవి అని అర్ధం చివరకు అది కళాఖండాలు అని మనము చెప్పే కొన్ని భౌతిక భావన పరంగా కొన్నింటిని పొందాలి కళాఖండాలు సాఫ్ట్వేర్ యొక్క వివిధ కాంపోనెంట్ ల యొక్క తుది భౌతిక సాక్షాత్కారం వంటివి వారు ఫైల్స్ లైబ్రరీలు ఆర్కైవ్లను అమలు చేస్తారు అసలు డేటాబేస్ మరియు మొదలగునవి మరియు ఈ ఆర్కైవ్లు పనిచేసే లక్ష్యాలు లేదా పరికరాలు మీకు ఉంటాయి కాబట్టి మీకు వేర్వేరు మొబైల్ పరికరాల సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి డిప్లొయిమెంట్ డయాగ్రమ్ ఏ లక్ష్యంలో ఏ కళాఖండాన్ని ఉంచాలో మీకు తెలియజేస్తుంది కాబట్టి డిప్లొయిమెంట్ డయాగ్రమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అంతకుముందు మనం ఒకే వ్యవస్థను కలిగి ఉన్నాము ఇది ప్రతిదీ కలిగి ఉంది కాబట్టి విస్తరణ నిజంగా సమస్య కాదు కానీ ఇప్పుడు చిన్న లేదా పెద్ద ఏ సిస్టమ్లోనైనా వేర్వేరు టార్గెట్ సిస్టమ్లు వేర్వేరు ప్రాసెసర్ బోర్డులు వేర్వేరు మదర్ బోర్డులు కోర్లు వేర్వేరు సర్వర్లు వేర్వేరు క్లస్టర్ సర్వర్లు ఉంటాయి కాబట్టి మీకు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ సమాచారం ఉన్నప్పటికీ మీ సిస్టమ్ ఏ లక్ష్యంలో పనిచేస్తుందో మీరు నిర్ణయించుకోవాలి మరియు వారు వారి మధ్య ఎలా కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి డిప్లొయిమెంట్ డయాగ్రమ్ ప్రాథమికంగా మీరు అందరినీ తుది సిస్టమ్ నిర్మాణంలో ఎలా నిర్వహించాలో మీకు తెలియజేస్తుంది మేము మీకు మరొక ఉల్లేఖన సరళమైన ఉదాహరణను చూపిస్తున్నాము కాబట్టి ఇవి కళాఖండాలు కాబట్టి ఇది web xml ఇది మళ్ళీ ఒక రకమైన వెబ్ యాక్సెస్ ఆన్లైన్ షాపింగ్ ఉదాహరణ కాబట్టి ఇది ఒక ఫైల్ xml ఫైల్ అనేది సిస్టమ్ను కాన్ఫిగర్ చేస్తుంది ఇది ఒక జార్ ఫైలు ఇది ఒక జావా ఫైల్ను గుర్తించే జార్ ఫైలు మీరు ఈ ఫైల్ను గుర్తించకపోతే మీరు దీన్ని షాపింగ్ కార్ట్ కార్యాచరణను అందించే ఓక రకమైన లైబ్రరీ అని అనుకోవచ్చు ఇది మరొక జావా లైబ్రరీ ఇది ఆర్డర్ల కార్యాచరణను అందిస్తుంది కాబట్టి ఇవి మీ వద్ద ఉన్న విభిన్న కళాఖండాలు మరియు ఇవి భౌతికంగా ఎలా ఉపయోగించబడుతున్నాయో మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఫోల్డర్ పరంగా భౌతికంగా ఉపయోగించబడుతుంది అప్పుడు మీకు ఈ కళాఖండాలు ఉన్న ఫోల్డర్ లిబ్ చూడండి కాబట్టి ఇది కంటైనర్ ఇది మీకు ఉన్న లక్ష్యం మీకు మరొక ఫోల్డర్ వెబ్ ఇన్ఫ ఉంది ఇది ఈ ఫోల్డర్ లిబ్ను కలిగి ఉంటుంది మరియు ఈ కళాఖండాలను కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డర్ దృక్కోణం నుండి చూడండి ఈ లిబ్ ఫోల్డర్ ఒక కళాఖండంగా మారుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన కళాకృతి ఎక్కడ మానిఫెస్ట్ అవుతుంది దీనిని వ్యక్తీకరణ అని పిలుస్తారు ఇది ప్రాథమికంగా ఉపయోగించిన లేదా గ్రహించిన ఈ లైబ్రరీ పరంగా కాంపోనెంట్ కి సంబంధించినది ఈ లైబ్రరీ కార్యాచరణ యొక్క భౌతిక ఎంటిటీ భౌతిక బైనరీ కోడ్ జార్ కోడ్ మరియు ఇది అమలు చేసేటప్పుడు ప్రవర్తనను కలిగి ఉన్న డైనమిక్ కాంపోనెంట్ కాబట్టి ఇది ప్రాథమికంగా మీ వద్ద ఉన్న ఒక తార్కిక కాంపోనెంట్ కనుక ఇది జార్ కోడ్ భౌతిక బైనరీ కోడ్ అమలు చేసినప్పుడు అది కాంపోనెంట్ ప్రవర్తన పరంగా వ్యక్తమవుతుంది కనుక ఇది డిప్లొయిమెంట్ డయాగ్రమ్ యొక్క ప్రాథమిక ప్రతిపాదన మరియు ఇవి డిప్లొయిమెంట్ కు ఇతర ఉదాహరణలు దీనిని స్పెసిఫికేషన్ స్థాయి డిప్లొయిమెంట్ అని అంటారు మీరు ఇక్కడ ప్రతి వివరాలను అనుసరించకపోవచ్చు కాని ఇక్కడ మనం నిజంగా పరికరాల గురించి మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ పరికరం సన్ ఫైర్ x4150 సర్వర్ ఇది వాస్తవానికి మీరు మాట్లాడుతున్న భౌతిక సర్వర్ ఆపై మీరు ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అని పిలువబడే మరొకదాన్ని కలిగి ఉన్నారు టామ్క్యాట్ వంటి ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ టామ్క్యాట్ అనేది క్రమం తప్పకుండా ఉపయోగించబడే వెబ్ సర్వర్ తప్ప మరొకటి కాదు ఆపై మీకు కాటాలినా సర్వ్లెట్ కంటైనర్ అయిన ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇప్పుడు ఇది కొన్ని ఇతర మూడవ పార్టీల మద్దతు ద్వారా వినియోగదారు సృష్టించిన ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనం చూసిన ఈ కళాఖండాలు ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ లో లేదా ఈ పరికరంలో మోహరించబడతాయి ఆ పరికరం సర్వర్లో అమర్చబడుతుంది కనుక ఇది ఆ సర్వర్లో పనిచేసే పరంగా పనిచేస్తుంది అదేవిధంగా మరొక పరికరం ఉండవచ్చు ఇది కనెక్ట్ చేసే మరొక సర్వర్ కొన్ని టిసిపి ఐపి ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది మరియు ఇవి వేర్వేరు జాబితా ఆర్డర్లు వినియోగదారులు ఇవి వేర్వేరు కళాఖండాలు ఇవి ఒరాకిల్ డేటాబేస్ 10g అయిన ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ను ఉపయోగించి ఇక్కడ ఉపయోగించబడతాయి కాబట్టి మనము ఇతర డయాగ్రమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సమాచారం అంతా అందుబాటులో లేదు అయితే ఇక్కడ వీటిని పరిశీలించి సిస్టమ్ స్పెసిఫికేషన్ స్థాయి డిప్లొయిమెంట్ వివరాలను పొందడానికి ప్రయత్నిస్తున్నాము ఇది మరొక రకమైనది దీనిని ఇన్స్టాన్స్ స్థాయి డిప్లొయిమెంట్ అని అంటారు ఇంతకుముందు మనం ఈ ప్రత్యేకమైన సన్ సర్వర్ గురించి మాట్లాడాము ఇది సాధారణ క్లాస్ కాబట్టి ప్రపంచంలో ఇలాంటి వందలాది సర్వర్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఇక్కడ మీరు ఆ సర్వర్ యొక్క ఓక నిర్దిష్ట ఉదాహరణ గురించి మాట్లాడుతారు కాబట్టి మీరు మీ సిస్టమ్తో సిద్ధంగా ఉన్నప్పుడు లేదా మీరు మీ సిస్టమ్తో సిద్ధంగా ఉండబోతున్నప్పుడు మీరు ఈ స్థాయికి చేరుకుంటారు మరియు మీరు ఈ విభిన్న కాంపోనెంట్ లను వాస్తవానికి అమలు చేయడానికి వేర్వేరు కళాఖండాలను ఉంచే సర్వర్లు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు అందుకే దీనిని ఇన్స్టాన్స్ స్థాయి డయాగ్రమ్ అని అంటారు టామ్క్యాట్ యొక్క పేరులేని ఉదాహరణ మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది వాస్తవానికి ఇక్కడ నడుస్తోంది కనుక ఇది డిప్లొయిమెంట్ డయాగ్రమ్ యొక్క పని తదుపరిది కాంపోజిట్ స్ట్రక్చరల్ డయాగ్రమ్ లు కాంపోజిట్ స్ట్రక్చరల్ డయాగ్రమ్ మళ్ళీ ప్రాథమికంగా ఒక స్ట్రక్చరల్ డయాగ్రమ్ ఇది మీకు అంతర్గత స్ట్రక్చరల్ డయాగ్రమ్ మరియు కలాబరేషన్ యూజ్ డయాగ్రమ్ ను చూపిస్తుంది కనుక ఇది వర్గీకరణ యొక్క అంతర్గత నిర్మాణాన్ని చూపుతుంది వర్గీకరణ అనేది ఒక రకమైన వ్యవస్థ దాని లక్షణాలు భాగాలుగా విడిపోవచ్చు మరియు మనము సహకారాన్ని కూడా చూపించగలము త్వరగా ఒక ఉదాహరణకి వెళ్దాం కాబట్టి ఇక్కడ మనము బ్యాంక్ ATM గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది మనము అంతర్గత నిర్మాణాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి అంతర్గత నిర్మాణం పరంగా ఇప్పుడు మీరు ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ యొక్క అంతర్గత నిర్మాణాన్ని వివరించడానికి ఏమి చేస్తున్నారో చూడవచ్చు కనుక ఇది స్పష్టంగా ప్రదర్శనను కలిగి ఉండాలి మీరు కార్డ్ ఉంచిన చోట కార్డ్ రీడర్ ఉండాలి దానికి కీ బోర్డు జతచేయబడాలి తద్వారా ఇది కీ ప్రింట్ చేయవచ్చు దీనికి ప్రాసెసర్ ఉండాలి దీనికి లింక్ ద్వారా కనెక్ట్ అయ్యే మోడెమ్ ఉంటుంది దీనికి ఎన్క్రిప్షన్ ప్రాసెసర్ క్రిప్టో ప్రాసెసర్ ఉండాలి దీనికి మెమరీ ఉండాలి మరియు ఖచ్చితంగా దీనికి ఖజానా ఉండాలి డబ్బు ఫలితంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గణనీయంగా అన్ని సాఫ్ట్వేర్ భాగాలు భౌతిక భాగాలు హార్డ్వేర్ భాగాలు కాదు కాబట్టి అంతర్గత స్ట్రక్చరల్ డయాగ్రమ్ ఈ డయాగ్రమ్ ను కాంపోజిట్ స్ట్రక్చరల్ డయాగ్రమ్ అని పిలవటానికి కారణమైన కాంపోజిట్ స్ట్రక్చర్ వ్యవస్థ యొక్క వివిధ కాంపోనెంట్ లు ఈ విధంగా ఉన్నాయని చూపిస్తుంది కాబట్టి వీటిలో కొన్ని మీరు ఇక్కడ క్రిప్టో ప్రాసెసర్లో ఉంచినవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కావచ్చు కాని మీరు వ్యవస్థ యొక్క భౌతిక నిర్మాణం భౌతిక అంతర్గత నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి మొత్తం వ్యవస్థ ఉనికిలోకి వస్తుంది మరియు మీరు అంతర్గత నిర్మాణంగా ప్రింటర్ను కలిగి ఉన్న అంతర్గత లింక్ ఇది చుక్కల రేఖలో ఎలా చూపబడుతుందో మీరు చూడవచ్చు ఎందుకంటే ఇది ప్రస్తావించబడిన పాత్ర ఎందుకంటే బ్యాంక్ ATMలో ప్రస్తావించబడిన పాత్ర అంటే బ్యాంక్ ATMకి ప్రింటర్ ఉంది అని అర్ధం అది ATM మెషీన్లో భాగం కాదు కానీ దీనికి ప్రింటర్ ఉంటుంది కాబట్టి ప్రింటర్ వేరొకరిచే ఉంచబడుతుంది మరియు బ్యాంక్ ATM ఉపయోగించగలదు అది కాకుండా విభిన్న కాలాబరేషన్ యూజ్ ఉంది నేను వీటిని దాటవేస్తాను మీరు వాటిని అధ్యయనం చేయవచ్చు కాంపోజిట్ స్ట్రక్చర్ ను మీరు చూపించగల ఇతర మార్గాలు ఇవి నేను ప్యాకేజీ డయాగ్రమ్ కి వెళ్తాను ఇది మరొక చాలా ముఖ్యమైన డయాగ్రమ్ అంతర్గత నిర్మాణం మరియు అన్నింటికీ మీరు కాంపోనెంట్ పరంగా చూస్తే అక్కడ ఉన్న ప్యాకేజీ ఇప్పటివరకు ఎక్కువగా ఉంది మనము ప్రధానంగా మొత్తం వ్యవస్థను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మరియు దానిని వేర్వేరు కాంపోనెంట్ లుగా విభజించడానికి ప్రయత్నిస్తున్నాము ప్యాకేజీ డయాగ్రమ్ లో మనము రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తాము మనకు వేర్వేరు కాంపోనెంట్ లు ఉన్నాయని మనము చెప్పడానికి ప్రయత్నించేది మనకు వేర్వేరు భాగాలు ఉన్నాయి వాటిని వేర్వేరు ఎన్విలాప్లలో వేర్వేరు ప్యాకేజీలుగా ఎలా ఉంచాలి తద్వారా వాటిని బాగా నిర్వహించవచ్చు కాబట్టి ప్యాకేజీలు మళ్ళీ అనేక కాంపోనెంట్ లను కలిగి ఉంటాయి దీని ద్వారా ప్యాకేజీ డయాగ్రమ్ లు తమను తాము వ్యక్తపరుస్తాయి కాబట్టి ఇది ఒక ఉదాహరణను చూడటం ద్వారా మళ్ళీ అర్థం అవుతుంది ఇక్కడ మీరు వెబ్ షాపింగ్ ప్యాకేజీ మొబైల్ షాపింగ్ ప్యాకేజీ ఫోన్ షాపింగ్ ప్యాకేజీ మరియు మాల్ షాపింగ్ ప్యాకేజీ వంటి విభిన్న ప్యాకేజీలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ ప్యాకేజీ ప్రాథమికంగా వెబ్లోని షాపింగ్ పరంగా మీరు చేయాల్సినవన్నీ కలిగి ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్లో షాపింగ్ ఆపై మీరు వాటిని కలిసి విలీనం చేయగలిగినప్పుడు ఈ చుక్కల నీలిరంగు పంక్తులు చూపినట్లు దీనిని ప్యాకేజీ విలీనం అంటారు మరియు అది పెద్ద ప్యాకేజీ కావచ్చు వాస్తవానికి మీరు నా షాపింగ్ కార్ట్ కాంపోనెంట్ ఈ ప్యాకేజీని ఉపయోగించాలని చెప్పారు కాబట్టి ఈ ప్యాకేజింగ్ ఒక సాధారణ సాధారణీకరణ పరంగా బహుళ స్వతంత్ర కాంపోనెంట్ లను సూచించడానికి మీకు నిజంగా సహాయపడుతుంది ఇవి వ్యక్తిగత ప్యాకేజీలు మరియు మీరు వేర్వేరు ప్యాకేజీల మధ్య డిపెండెన్సీలను నిర్వచించవచ్చు ఇది చెల్లింపు ప్యాకేజీ మరియు ఇది వెబ్ షాపింగ్ ప్యాకేజీ కాబట్టి వెబ్ షాపింగ్ ఉపయోగించి చెల్లింపు పరంగా వారికి డిపెండెన్సీ ఉందని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇవి వేర్వేరు ప్యాకేజీ డయాగ్రమ్ లు సంగ్రహంగా చెప్పాలంటే మనము UML డయాగ్రమ్ లపై ముగించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనము ఇప్పటికే విభిన్న స్ట్రక్చరల్ మరియు బిహేవియరల్ డయాగ్రమ్ చర్చలను చేసాము ఈ మాడ్యూల్ లో టైమింగ్ డయాగ్రమ్ మరియు 4 ఇతర స్ట్రక్చరల్ డయాగ్రమ్ లుగా మరో బిహేవియరల్ డయాగ్రమ్ గురించి మాట్లాడటానికి ప్రయత్నించాము ఇది మొత్తం మనము UML డయాగ్రమ్ కి గురికావడాన్ని పూర్తి చేస్తుంది మరియు మనము ఇప్పుడు UML మొత్తాన్ని మోడల్ చేయడానికి మరియు ఉపయోగించడానికి సిద్దంగా ఉన్నాము అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క ఏదైనా పరిస్థితిని మెరుగుపరచండి మరియు కొన్ని సందర్భాల్లో వాటిని అమలు యొక్క వివిధ దశలకు తీసుకెళ్లవచ్చు